కాబట్టి దీనిని ధ్రువీకరణ లేదా ధృవీకరణ ఆధారిత ప్రోటోకాల్ అంటారు ఇందులో ఏమి జరుగుతుందంటే ట్రాన్సాక్షన్ లేదా షెడ్యూల్లోని అన్ని ట్రాన్సాక్షన్ లు మూడు విభిన్న దశలను కలిగి ఉంటాయి మొదటి దశను రీడ్ మరియు ఎగ్జిక్యూషన్ దశ అంటారు ఈ దశలో ఏమి జరుగుతుందంటే షెడ్యూల్లోని అన్ని ట్రాన్సాక్షన్ లు డేటాబేస్ నుండి వేరియబుల్స్ చదవండి మరియు వాటిపై అమలు చేయండి కానీ ఆ డేటాబేస్లోని తాత్కాలిక విలువల పై రాయండి ఇది తాత్కాలిక వేరియబుల్స్కు మాత్రమే వ్రాస్తుంది వాస్తవ డేటాబేస్ విలువలకు కాదు కాబట్టి దీని తాత్కాలిక విలువలు మాత్రమే సవరించబడతాయి అది షెడ్యూల్లో ఈ భాగం ఈ ట్రాన్సాక్షన్ లో భాగం కాబట్టి వాస్తవ డేటాబేస్లో ఏదీ మార్చబడదు ఇది కేవలం తాత్కాలిక వేరియబుల్ ఇది ముఖ్యం రెండవ దశ ఈ దశను ధ్రువీకరణ దశ అంటారు అందుకే ఈ ప్రోటోకాల్ను ధ్రువీకరణ ఆధారిత ప్రోటోకాల్ అంటారు ఈ ధ్రువీకరణ దశలో ఏమి జరుగుతుందంటే ఇప్పుడు ఇది అమలు దశలో మొదటి దశలో ఎక్కడికి వెళుతుందో మరియు సీరియలైజేబిలిటీని ఉల్లంఘించకుండా చేయవచ్చు అని ఇది వ్రాస్తుందో లేదో తనిఖీ చేయబడుతోంది కాబట్టి ఈ ధ్రువీకరణ పరీక్ష పూర్తయింది ధ్రువీకరణ పరీక్ష అని పిలవబడేది ఉంది ధ్రువీకరణ పరీక్ష తప్పనిసరిగా వేరియబుల్స్ రాయవచ్చా సీరియలైజేబిలిటీని ఉల్లంఘించకుండా వ్రాయవచ్చా సీరియలైజేబిలిటీని ఉల్లంఘించకుండా ట్రాన్సాక్షన్ ని పూర్తి చేయగలదా అని తనిఖీ చేస్తుంది ఆలోచించే అన్ని రైట్ లు సరియైనవే అయినా అవి సీరియలైజేబిలిటీ కోణంలో సరైనవి సీరియలైజేబిలిటీని ఉల్లంఘించకుండా ధృవీకరణ దశ అయిన ఈ రెండవ దశలో పరీక్ష చేయబడుతోంది మరియు మూడవ దశలో మూడవ దశను రైట్ ఫేజ్ అని పిలుస్తారు ఇప్పుడు రెండవ దశలో జరిగే రెండు విషయాలు ఉన్నాయి కాబట్టి ట్రాన్సాక్షన్ ఈ సీరియలైజేబిలిటీని ఉల్లంఘించకుండా పూర్తి చేయగలదా అని తనిఖీ చేస్తుంది సీరియలైజేబిలిటీని ఉల్లంఘించకుండా ఇది పూర్తి చేయగలిగితే ఈ మూడవ దశలో ఈ రైట్ లు వాస్తవానికి డేటాబేస్కు నవీకరించబడతాయి అవును అయితే ఈ రైట్ లు వాస్తవానికి డేటాబేస్కు అప్డేట్ చేయబడతాయి రైట్ లు డేటాబేస్లో నవీకరించబడతాయి కాబట్టి అది తప్పనిసరిగా అంటే తాత్కాలిక వేరియబుల్స్లో ఉన్న రైట్స్ అన్నీ ఇప్పుడు డేటాబేస్కు ప్రచారం చేయబడ్డాయి మరోవైపు ఈ వియోలాటింగ్ సీరియలైజేలిటీ కూడా నో అని సమాధానం ఇవ్వవచ్చు అంటే ట్రాన్సాక్షన్ కొనసాగితే అది సీరియలైజేబిలిటీని ఉల్లంఘిస్తుంది అంటే ఇది ముందుకు సాగకూడదు ముఖ్యంగా ఇది రోల్ బ్యాక్ కి సమానం ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ అవ్వాలి ఇప్పుడు ఈ రోల్ బ్యాక్ అంటే ఏమిటి ట్రాన్సాక్షన్ డేటాబేస్కు ఏమీ రాయకూడదు ఇప్పుడు ట్రాన్సక్షన్ డేటాబేస్కు ఏమీ వ్రాయలేదని గమనించండి ఏదేమైనా అది తాత్కాలిక వేరియబుల్స్కు మాత్రమే వ్రాయబడింది నిజానికి రోల్ బ్యాక్ అర్థం అది ఏదైనా చేస్తుంది ఇది కేవలం డేటాబేస్లోని వ్రాతలను నవీకరించదు కనుక ఇది ఏమీ కాదు రోల్బ్యాక్ దశలో సమస్య లేదు కానీ అర్థం చేసుకోవడానికి ఇది మార్గం చేస్తుంది కాబట్టి దీని గురించి క్లిష్టమైన విషయం ఏమిటంటే ఇది మొదట అమలు చేస్తుంది ప్రతిదీ సరిగ్గా ఉంటుందని భావించి ఆపై ప్రతిదీ సరిగ్గా ఉంటుందనే ఊహ చెల్లుబాటు అవుతుందో లేదో ఇది ధృవీకరిస్తుంది ఇది చెల్లుబాటు అయ్యేది అయితే ధ్రువీకరణ దశ అవును అని చెబుతుంది అంటే వాస్తవానికి ప్రతిదీ సరిగ్గా ఉందని అది కేవలం వెళ్లి డేటాబేస్కు వ్రాస్తుంది వ్రాతలు డేటాబేస్లో నవీకరించబడ్డాయి లేకపోతే అన్నీ చెల్లుబాటు కాకపోతే అది డేటాబేస్కు ఏమీ రాయదు కానీ ఇది వాస్తవానికి డేటాబేస్కు ఏమీ వ్రాయలేదు ఏదేమైనా అది తాత్కాలిక వేరియబుల్స్కు మాత్రమే వ్రాసింది మరియు ఏమీ చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు దీనిని కొన్నిసార్లు ఆశావాద సమన్వయ నియంత్రణ ప్రోటోకాల్ అని కూడా అంటారు దీనిని కొన్నిసార్లు ఆశావాద ఏకకాలిక నియంత్రణ ప్రోటోకాల్ అని కూడా అంటారు దీనిని ఎందుకు ఆశావహంగా పిలుస్తారు ఎందుకంటే ట్రాన్సాక్షన్ వాస్తవానికి అన్ని కార్యకలాపాలను హోప్ తో చేస్తుంది ధ్రువీకరణ దశ విజయవంతంగా గడిచిపోతుంది అంతా బాగానే ఉందనే ఆశతో ఏమీ తప్పు లేదు అనే ఆశతో అందుకే దీనిని ఆశావాది ఆప్టిమిస్టిక్ అంటారు కాబట్టి ట్రాన్సాక్షన్ వాస్తవానికి ఈ పనులు చేయడానికి సాధారణంగా మూడు టైమ్ స్టాంపులు నిర్వహించబడతాయి వాస్తవ ధ్రువీకరణ దశ చేయడానికి మూడు టైమ్ స్టాంపులు నిర్వహించబడతాయి కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్ కి మూడు టైమ్స్టాంప్లు ట్రాన్సాక్షన్ కి ప్రారంభ టైమ్స్టాంప్ ఇది ప్రారంభ టైమ్స్టాంప్ మరియు రెండవది ధ్రువీకరణ టైమ్స్టాంప్ ఇది ధ్రువీకరణ దశ ప్రారంభం ఇప్పుడు ఇది ట్రాన్సాక్షన్ ప్రారంభం ఇది ట్రాన్సాక్షన్ యొక్క ధ్రువీకరణ దశ ప్రారంభం ధ్రువీకరణ టైమ్స్టాంప్ ధ్రువీకరణ దశ ప్రారంభం మరియు చివరిగా ముగింపు టైమ్స్టాంప్ ఉంది ఇది ముగింపు అని చెబుతుంది దశ వ్రాయండి ప్రతిదీ డేటాబేస్కు వెళ్లింది వాస్తవానికి డేటాబేస్కు సరిగ్గా చేయబడుతుంది ఇది T యొక్క ప్రారంభం అంటే ఇది T అమలు దశ ప్రారంభం అని కూడా మీరు చెప్పవచ్చు అది మొదటి దశ అని చెప్పడం అదే అమలులో భాగం చెప్పడం కూడా అదే కాబట్టి ఈ ఆశావాద ఏకకాలిక ప్రోటోకాల్ లేదా ధ్రువీకరణ ఆధారిత ప్రోటోకాల్లో ట్రాన్సాక్షన్ ఉపయోగించే మూడు టైమ్స్టాంప్లు ఇవి ఇప్పుడు ట్రాన్సాక్షన్ ల టైమ్స్టాంప్ కాబట్టి ట్రాన్సాక్షన్ కి ఇవ్వబడే టైమ్స్టాంప్ ఉంది ఇది దీని ధ్రువీకరణ టైమ్స్టాంప్కు సెట్ చేయబడింది టైమ్స్టాంప్ ట్రాన్సాక్షన్ యొక్క టైమ్స్టాంప్ గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు అది తప్పనిసరిగా ట్రాన్సాక్షన్ యొక్క ధ్రువీకరణ దశ యొక్క టైమ్స్టాంప్ కాబట్టి ఇది తప్పనిసరిగా ధ్రువీకరణ టైమ్స్టాంప్తో సమానంగా ఉంటుంది ఇప్పుడు ట్రాన్సాక్షన్ లు అన్నీ సరిగ్గా ఉన్నాయి అప్పుడు ఇది సీరియల్ చేయబడింది ప్రతిదీ సరిగ్గా ఉంటే అప్పుడు ఈ ధ్రువీకరణను ఉపయోగించి ఈ టైమ్స్టాంప్ను ఉపయోగించి సీరియలైజేషన్ చేయబడుతుంది కాబట్టి ఈ టైమ్స్టాంప్ T ధ్రువీకరణ టైమ్స్టాంప్ని ఉపయోగించి సీరియలైజేషన్ చేయబడుతుంది అని చెప్పడం అది తప్పనిసరిగా అర్థం ఏమిటి ఊహించుషెడ్యూల్ లో రెండు ట్రాన్సాక్షన్ లు ఉన్నాయి అనుకుందాం మరియు మరియు కంటే ముందు ధ్రువీకరణ దశలో ప్రవేశిస్తుంది ఎటువంటి ధ్రువీకరణ పనులు సరిగ్గా నిర్వహిస్తారు కాబట్టి ఆ లో ఏమీ తప్పు అని మరియు అప్పుడు ఈ క్రమబద్ధీకరణ క్రమం షెడ్యూల్లోని ట్రాన్సాక్షన్ ఎందుకంటే ధ్రువీకరణ టైమ్స్టాంప్ ధ్రువీకరణ టైమ్స్టాంప్ కంటే ముందుగానే ఉంటుంది కాబట్టి ఇది సమన్వయాన్ని పెంచుతుంది మొదలైనవి దీనిని క్యాస్కేడ్లెస్గా కూడా చూపవచ్చు ఇది క్యాస్కేడ్లెస్గా చూపబడింది ఇది క్యాస్కేడ్లెస్కి కారణం ఏమిటంటే ఒక ట్రాన్సాక్షన్ విఫలమైతే తప్పనిసరిగా అది ధ్రువీకరణ దశను దాటదు కాబట్టి ఇది వాస్తవానికి ఏమీ వ్రాయడం లేదు ఆ సందర్భంలో ఏమీ వెనక్కి తీసుకోనవసరం లేదు ఈ ట్రాన్సాక్షన్ ల విషయం అది ఏదేమైనా ఇది ఆకలితో బాధపడవచ్చు ఇప్పుడు ఇది ఈ టైమ్స్టాంప్లు స్థాపించబడిన తర్వాత ఈ ధ్రువీకరణ విషయాన్ని ఉపయోగించి ట్రాన్సాక్షన్ యొక్క టైమ్స్టాంప్లు స్థాపించబడ్డాయి అప్పుడు టైమ్స్టాంప్ ఆధారిత ఆర్డరింగ్ ప్రోటోకాల్లను ఉపయోగించవచ్చు టైమ్స్టాంప్ల ఆధారంగా ఆర్డర్ చేసే ప్రోటోకాల్ని పోలిన దానిని సీరియల్ చేయడానికి ఉపయోగించవచ్చు కాబట్టి స్టార్వేషన్ సంభవించవచ్చు ఒక ట్రాన్సాక్షన్ ని పూర్తి చేయలేకపోతే అది కొత్త టైమ్స్టాంప్తో పునః ప్రారంభించబడుతుంది ఆపై అది మళ్లీ తనిఖీ చేయాలి మొదలైనవి ఆపై అది మళ్లీ పూర్తి కాకపోవచ్చు ఎందుకంటే కొన్ని ఇతర ట్రాన్సాక్షన్ లు మళ్లీ మళ్లీ మొదలయ్యాయి కాబట్టి ఇది ప్రారంభమవుతూనే ఉంది ఇది రీస్టార్ట్ అవుతూనే ఉంటుంది మరియు తిరిగి తిరుగుతూనే ఉంటుంది లేదా స్టార్వేషన్ చేస్తూనే ఉంటుంది అందుకే అది స్టార్వేషన్ తో ఉంటుంది అయినప్పటికీ సిద్ధాంతపరంగా ఎటువంటి ప్రతిష్టంభన లేదు ఎందుకంటే ఇవి టైమ్స్టాంప్స్ ఆధారిత ప్రోటోకాల్లు మరియు ఎల్లప్పుడూ ట్రాన్సాక్షన్ ల కఠినమైన క్రమం ఉంటుంది రెండు ట్రాన్సాక్షన్ ల మధ్య ట్రాన్సాక్షన్ యొక్క టైమ్స్టాంప్ ఆధారంగా ఎల్లప్పుడూ కఠినమైన ఆర్డర్ ఉంటుంది కాబట్టి ఎటువంటి అడ్డంకి ఉండదు కానీ ఏదేమైనా మనం చూడగలిగినట్లుగా ఇది స్టార్వేషన్ ని కలిగి ఉంటుంది ఇప్పుడు ధ్రువీకరణ పరీక్షలో సరిగ్గా ఏమి జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ధ్రువీకరణ పరీక్ష వివరాలకు వెళ్దాం వాస్తవానికి ఈ ధ్రువీకరణ దశ ఎలా పనిచేస్తుంది మేము ధ్రువీకరణ దశ మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నాము ఈ ధ్రువీకరణ పరీక్ష సరిగ్గా ఏమిటి కాబట్టి ట్రాన్సాక్షన్ కోసం రెండు షరతులు ఉన్నాయి అవి అన్ని ట్రాన్సాక్షన్ ల కోసం తనిఖీ చేయబడతాయి కాబట్టి మేము ట్రాన్సాక్షన్ గురించి ఆందోళన చెందుతున్నాము మరియు అన్ని ట్రాన్సాక్షన్ ల అలాంటిది కాబట్టి టైమ్ స్టాంప్స్ టైమ్ స్టాంప్ కంటే తక్కువగా ఉంటుంది అంటే ముందుగా ప్రారంభమైన అన్ని ట్రాన్సాక్షన్ లు రెండు విషయాలు తనిఖీ చేయబడ్డాయి మొదటి విషయం ఏమిటంటే ముగింపు ముగింపు ప్రారంభం కంటే తక్కువగా ఉంటుంది అది మొదటి చెక్ రెండవ చెక్ ఏమిటంటే ముగింపు ధ్రువీకరణ దశ ధ్రువీకరణ కంటే ముందుగానే ఉంటుంది మరియు ఇది చాలా ముఖ్యమైనది మరియు రీడ్ సెట్ కాబట్టి ఇంతకుముందు నేను ఒక క్షణంలో రీడ్ సెట్ అంటే ఏమిటో చెబుతాను కానీ నేను దీనిని వ్రాస్తాను ఇప్పుడు రీడ్ సెట్ యొక్క అసంతృప్తితో వ్రాయబడిన సెట్ వ్రాయబడింది ఒకవేళ ఈ షరతులో ఏవైనా నిజం అయితే ధ్రువీకరణ పాస్ అవుతుంది కాబట్టి ఎవరైనా నిజమైతే ఈ షరతు ఏదైనా నిజం అయితే ధ్రువీకరణ దశ అవును అని ధ్రువీకరణ అవును లేకపోతే అది కాదు కాబట్టి దీని అర్థం ఏమిటి ఈ రెండు షరతులను ఒక్కొక్కటిగా తెలియజేద్దాం కాబట్టి మేము ట్రాన్సాక్షన్ ల గురించి ఆందోళన చెందుతున్నాము ఇప్పుడు అన్ని ట్రాన్సాక్షన్ ల కోసం ఇది గమనించండి ఇది మొత్తం ట్రాన్సాక్షన్ కి సంబంధించినది ఇది ఒక్క ట్రాన్సాక్షన్ కి సంబంధించినది కాదు కాబట్టి అన్ని ట్రాన్సాక్షన్ లకు సంబంధించిన ట్రాన్సాక్షన్ యొక్క టైమ్స్టాంప్ కంటే ముందుగానే టైమ్స్టాంప్ ఉంటుంది మేము ఆందోళన చెందుతున్నాము అది ప్రారంభానికి ముందే పూర్తి చేయాలి ఇప్పుడు మొదలైయే ముందే పని పూర్తిచేస్తే ఏమవుతుంది గుర్తుంచుకోండి ముందు పూర్తయింది టైమ్ స్టాంప్ అంటే డేటాబేస్కు tj ప్రతిదీ వ్రాసినప్పుడు అని కనుక ఇది పూర్తయితే ఇప్పుడు అంటే తర్వాత మొదలవుతుంది తర్వాత ప్రతిదీ చెల్లుబాటు అవుతుంది తప్పు ఏమీ లేదు ఎందుకంటే దాని కంటే ముందుగానే పూర్తి చేయాల్సి ఉంది మరియు ముందే పూర్తి చేయండి ప్రారంభించడానికి ఇది చాలా మంచిది ఇది బహుశా సులభంగా అర్థం చేసుకోవచ్చు అప్పుడు ధ్రువీకరణ ఎందుకు సరైనది ధ్రువీకరణ ప్రారంభానికి ముందే పూర్తయింది అది రెండవ షరతు లేదా పరిస్థితి ఇప్పుడు కొన్ని విషయాలు జరుగుతున్నాయి ధ్రువీకరణ మొదలయ్యే ముందు ముగించండి కానీ ధృవీకరణ ప్రారంభానికి ముందు అంటే ఏమిటి దానిలో దశ చదివే దశ అమలు చేయడం అంటే డేటాబేస్ నుండి కొన్ని వేరియబుల్స్ చదవడం మరియు దాని తాత్కాలిక కాపీలకు వ్రాయడం వాస్తవానికి డేటాబేస్ నుండి చదవబడుతోంది కానీ ఇది వాస్తవానికి చదువుతోంది ఇప్పుడు ఒక ఐటెమ్ x గురించి ఆలోచించడం వలన ఏమి జరగవచ్చు x చదువుతుంది ఇప్పుడు x వ్రాయవలసి ఉంది మరియు చేసిన తర్వాత x అని వ్రాయవచ్చు కాబట్టి సమస్య సరియైనది అది ధృవీకరించబడిందని చెప్పలేము ఎందుకంటే ఎప్పుడు వ్రాసినా అది స్పష్టంగా లేదు కానీ మరియు షరతు ప్రకారం రీడ్ సెట్ యొక్క వ్రాత సెట్తో అసమ్మతి ఉంది అంటే డేటాబేస్ నుండి x చదివితే x కి రాయదు కాబట్టి ఇది అసమ్మతి అంటే వారు అలా ఏమీ పంచుకోరు అంటే x ద్వారా చదివితే x రాయలేదు అంటే కొంత వేరియబుల్ y చదివితే అది హామీ ఇవ్వబడింది y కి వ్రాయలేదు అందుకే దీనిని డిస్జాయింట్ అంటారు అంటే చదవడం సరియైనది ఎందుకంటే ఇంతకు ముందు ట్రాన్సాక్షన్ లు లేనందున ఇది వ్రాయబడింది ఇది కూడా సరైనదే కాబట్టి అందుకే ఈ షరతు నెరవేరినప్పటికీ ధ్రువీకరణ కూడా సరియైనది అందుచేత అది ధృవీకరణను అవును అని వ్రాయవచ్చు కాబట్టి ఈ రెండు షరతులు తప్పక ఈ రెండు షరతులు కాబట్టి ధ్రువీకరణ పాస్ అవ్వడానికి వాటిలో ఒకటి తప్పనిసరిగా జరగాలి ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లలో ప్రతి ఒక్కటి షరతు ఒకటి లేదా షరతు రెండు తప్పనిసరిగా కలిగి ఉండాలి కాబట్టి మరియు జరుగుతుంది కొరకు ట్రాన్సాక్షన్ ల పరిస్థితి ఒకటి మరియు షరతుల రెండు కనుక ఇది మంచిది ఈ షరతులలో దేనినైనా తప్పనిసరిగా కలిగి ఉండాలి మరియు ధృవీకరణ పరీక్ష సరిగ్గా పాస్ కావాలి ఇప్పుడు ఈ పరిస్థితులు జరిగితే ఈ అన్ని విషయాల ఫలితం ఏమిటి అంటే ఇది కేవలం ఒక సీరియల్ మాత్రమే ముగుస్తుంది మరియు తరువాత మొదలవుతుంది కాబట్టి ఇది తప్పనిసరిగా ఈ సీరియల్ని చెబుతోంది మరియు రెండవ షరతు ప్రకారం రీడ్లు వ్రాయడం ద్వారా ప్రభావితం కావు కాబట్టి సంఘర్షణ లేదు అంటే సంఘర్షణ లేదు అందుకే ఈ రెండు సరైనవి కాబట్టి ధ్రువీకరణ గురించి మొత్తం విషయం ఏమిటంటే ధ్రువీకరణ పరీక్ష ఎలా జరుగుతుంది మరియు ధ్రువీకరణ ఆధారిత ప్రోటోకాల్ ఏకకాలిక ఆధారిత ప్రోటోకాల్ ఎలా ఉంటుంది